కాబట్టి ఏదైనా మెషిన్ కి సంబంధించినంతవరకు అవుట్పుట్ రేటింగ్ ఎంత అనేది దాని నేమ్ ప్లేట్ మీద ప్రస్తావించబడి ఉంటుంది ఆ నేమ్ ప్లేట్ మీద ఉన్న వివరాల్లో 1 కిలో వాట్ అని రాసి ఉంటే దానర్థం అవుట్పుట్ 1 కిలో వాట్ ఉంది అని DC మెషిన్ కు సంబంధించినంతవరకు KVA మరియు kW మధ్యలో ఎటువంటి తేడా ఉండదు అలాగే పవర్ ఫ్యాక్టర్ గురించి కూడా ప్రశ్నే ఉండదు కాబట్టి DC మోటార్ ని చూసినా DC జనరేటర్ ని చూసినా కూడా ఎప్పుడూ వాటి పవర్ కిలోవాట్ లోనే ఉంటుంది మరియు ఆ పవర్ అనేది దాని అవుట్పుట్ అని అర్థం ఒకవేళ జనరేటర్ గురించి మాట్లాడుతుంటే అది ఎలక్ట్రిక్ అవుట్పుట్ అని దాని అర్థం లేదా మోటార్ గురించి మాట్లాడుతుంటే అది మెకానికల్ అవుట్పుట్ అని దానర్థం కాబట్టి సాధారణంగా 1 కిలో వాట్ మెషిన్ గురించి మాట్లాడుతుంటే అది మోటార్ అయినా జనరేటర్ అయినా ఆ 1 కిలో వాట్ ఎప్పుడు అవుట్పుట్ ని సూచిస్తుంది ఇంకా ఒకవేళ అదే జనరేటర్ అయితే దాని టెర్మినల్ వోల్టేజ్ ఎంత మరియు అది ఎంత గరిష్ట లోడ్ కరెంట్ సరఫరా చేయగలదు అనేది స్పష్టంగా పేర్కొనాలి ఇలా ఎందుకంటే ఆర్మేచర్ కరెంట్ లోడ్ కరెంట్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నిజానికి ప్రతి మెషిన్ లో కొంచెం ఫీల్డ్ కరెంట్ ముందే ఉంటుంది ఒక ఉదాహరణకు ఫీల్డ్ కరెంట్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి రేటింగ్ గురించి మాట్లాడేటప్పుడు దానిని మనము విస్మరించవచ్చు కాబట్టి ఇదే నా మెషీన్ సరఫరా చేయగల లోడ్ కరెంట్ అని నేను చెప్పబోతున్నాను కాని నేను మెషీన్ మీద ఎంత ఎక్కువ లోడ్ వేయ గలను అని కూడా మాట్లాడుతున్నాను మనము సాధారణంగా దాని గురించి కమ్యుటేటర్ సామర్థ్యం పరంగా మాట్లాడుతాము కరెంటులో కొద్దిపాటి పెరుగుదలకు కూడా కమ్యుటేటర్లో చాలా ప్రభావం ఉంటుంది కాబట్టి సాధారణంగా మనం 10 ఆంపియర్ల కరెంట్ని కాముటేట్ చేయగలిగినట్లైతే అది 20 ఆంపియర్ల కరెంట్ ని కూడా కాముటేట్ చేయగలదు అని అనుకోవచ్చు అంతేగాని రెండింతల కంటే ఎక్కువ అయితే చేయలేదు సాధారణంగా చాలా DC మెషీన్లలో సాధారణ రేటెడ్ కరెంట్ యొక్క 2 రెట్లు అధిక లోడ్ సామర్ధ్యం ఉంటుంది అదే విధంగా నేను మోటారును చూసినట్లయితే నేను ఇచ్చే వోల్టేజ్ ఏమిటో మొదట చూడాలి ఎందుకంటే నేను విద్యుత్ పరిమాణం గురించి ఆందోళన చెందుతున్నాను కాబట్టి నేను ప్రైమ్ మూవర్ స్పీడ్ను కూడా పేర్కొనాలి ప్రైమ్ మూవర్ స్పీడ్ ఎంత అనేది మరియు ఆ ప్రైమ్ మూవర్ స్పీడ్ ప్రకారం ఇంకా రేటెడ్ ఫీల్డ్ కరెంట్కు అనుగుణంగా నేను టెర్మినల్ వోల్టేజ్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే రేటెడ్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ను ఉత్పత్తి చేయగలను టెర్మినల్ వోల్టేజ్ 220 కావచ్చు ఇంకా ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కొంచెం ఎక్కువగా అనగా 230V లేదా ఇంకొంచెం ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి మేము ఇక్కడ ఏ రేటెడ్ If దగ్గర జనరేటర్ రేటెడ్ వోల్టేజ్ ఇస్తుందో పేర్కొంటున్నాము ఆ వోల్టేజ్ టెర్మినల్ ఓల్టేజ్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది అందుకే నేను రెగ్యులేషన్ పొందుతున్నాను ఐడియల్ జనరేటర్ లో నేను ఈ వ్యత్యాసాన్ని పొందుతాను కాని ఒక పరిమిత విలువ గలిగిన Ra కారణంగా ఇంటర్నల్ డ్రాప్ వస్తోంది అది ఈ జనరేటర్ లో కొంత రెగ్యులేషన్ ని తీసుకొస్తుంది ఇది సింక్రోనస్ మెషిన్ గురించి మాట్లాడినా ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడినా DC జనరేటర్ గురించి మాట్లాడినా అన్ని ఎలక్ట్రికల్ అవుట్పుట్లకి ఇది వర్తిస్తుంది అదే గనక మనము సాధారణంగా మోటర్ గురించి మాట్లాడబోతున్నట్లయితే దాని రేటెడ్ స్పీడ్ ఏమిటో చెప్తాము ఆ మెషిన్ కి రేటెడ్ వోల్టేజ్ను ఇస్తే అది రేటెడ్ స్పీడ్ లో తిరుగుతుంది ఇంకా సుమారుగా రేటెడ్ కరెంట్ను తీసుకుంటుంది మరియు నేను రేటెడ్ ఎక్సైటేషన్ ఇవ్వగా దాని నుంచి రేటెడ్ టార్క్ ఇంకా రేటెడ్ పవర్ పొందగలుగుతున్నాను కాబట్టి ప్రతిదీ ఆ సమయంలో రేటెడ్ స్థితిలో ఉండటం వల్ల ఏదైతే స్పీడ్ వస్తుందో అది రేటెడ్ స్పీడ్ కాబట్టి మెషిన్ యొక్క ఆ స్పీడ్ టార్క్ లక్షణాలను ఈ స్పీడ్ టార్క్ క్యారెక్టర్స్టిక్స్ అని చెబితే ఇది ɷ ఇది Te కావచ్చు ఇది Te rated లేదా TLrated కావచ్చు ఎందుకంటే అవి రెండూ ఒకదానితో ఒకటి సరిపోలడం వలన ఇక్కడ బాగా గమనించవలసినది ఏమిటంటే నిర్దిష్ట రేటుతో నడుస్తున్న మెషిన్ యొక్క స్పీడ్ ఆ టార్క్ కండిషన్ వద్ద వస్తుంది కాబట్టి ఇది ɷrated అయితే ఇది ɷNL ఏదైనా మెషిన్లో సాధారణంగా ɷNL ɷrated కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇది మోటారుగా పని చేస్తున్నా ఇండక్షన్ మెషీన్లో అయినా షంట్ మోటారుగా లేదా సెపరేట్లీ ఎక్సైటెడ్ గా పనిచేస్తున్న DC మోటర్ లో అయినా ఇది వర్తిస్తుంది కానీ ఇది సింక్రోనస్ మోటర్ కు వర్తించదు ఎందుకంటే సింక్రోనస్ మోటర్ నిర్దిష్ట స్పీడ్ తో నడుస్తుంది లేదా అస్సలు పనిచేయదు కాబట్టి అది ప్రాథమికంగా ఏమైనప్పటికీ సింక్రోనస్ స్పీడ్ లోనే ఉండబోతుంది కాబట్టి మీకు తగ్గుతూ పడిపోయే లక్షణం ఉండదు వాస్తవానికి మీరు సింక్రోనస్ మెషిన్లో ఇలాంటి స్థిరమైన లక్షణాన్ని కలిగి ఉంటారు నా ఉద్దేశ్యం ఏంటి అంటే అది క్రిందికి రాదు అది సరళ రేఖ హారిజాంటల్ సరళ లైన్ కాబట్టి ఆ టార్క్ ఏమైనప్పటికీ ఇది సింక్రోనస్ స్పీడ్ సింక్రోనస్ మోటర్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇది మీ సింక్రోనస్ మోటారు లక్షణాలు అయితే ఇది సెపరేట్లీ ఎక్సైటెడ్ లేదా షంట్ మోటర్ లక్షణాలను కాబట్టి మోటర్లో మనం ఎలక్ట్రికల్ పరిమాణాలుగా పేర్కొంటే అవి నేను ఇచ్చే వోల్టేజ్ Va లేదా సాధారణంగా V మరియు మెషిన్ తీసుకోగలిగిన గరిష్ట లైన్ కరెంట్ ఏమిటి అని ఇదే షంట్ మెషీన్ అయితే ఇది ఆర్మేచర్ కరెంట్ మరియు ఫీల్డ్ కరెంట్ రెండింటినీ కలిగి ఉంటుంది మరియు ఇది ఇవ్వగల గరిష్ట కిలో వాట్ అని చెప్పగలం కాబట్టి మోటర్ తీసుకున్న పవర్ Vt IL అని నేను చెబితే ఇది కిలో వాట్ అవుట్పుట్ కంటే స్పష్టంగా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దాని సామర్థ్యం 100 శాతం ఉండలేదు మరియు దాని మెకానికల్ ప్రభావం గల అవుట్పుట్నిని కిలో వాట్ గా కొలుస్తారు కాబట్టి కనుక టార్క్ ని స్పీడ్ తో గుణించబడితే పవర్ వస్తుంది మరియు జెనరేటర్ మీదా లోడ్ వేయాలంటే ఒక రెసిస్టర్ ని DC జనరేటర్ కి కనెక్ట్ చేయడం ద్వారా చేయొచ్చు అదే మోటర్ అయితే మీరు దాని షాఫ్ట్ పట్టుకొని లేదా బ్రేక్ పెట్టి దాన్ని లోడ్ చేయొచ్చు ఇదే గ్రైండర్ అయితే మీరు ఎక్కువ పదార్థాలను అందులో వేస్తారు కనుక ఇది తప్పనిసరిగా అడ్డంకిని కలిగిస్తోంది మోటార్ ని స్వేచ్ఛగా తిరగడానికి అనుమతించదు కాబట్టి ఎప్పుడు కూడా ఇన్పుట్ గురించి మాట్లాడుతున్నామని ప్రత్యేకంగా పేర్కొనకపోతే మెషిన్ రేటింగ్ అవుట్పుట్ రూపంలో ఇవ్వబడుతుంది నేమ్ ప్లేట్ వివరాలు ఎల్లప్పుడూ అవుట్పుట్ ఇస్తాయి ఇండక్షన్ మోటార్ విషయంలో మరియు కొన్ని సార్లు వాటి పూర్తి లోడ్ స్థితిలో ఏ పవర్ ఫ్యాక్టర్ దగ్గర పని చేస్తుందో చెప్తారు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇండక్షన్ మోటారు వాస్తవానికి ఎటువంటి లోడ్ లేకుండా ప్రారంభమైనప్పుడు ప్రధానంగా తీసుకునేది మ్యాగ్నటైజింగ్ కరెంట్ మాత్రమే కాబట్టి సాధారణంగా ఇండక్షన్ మోటర్ పవర్ ఫ్యాక్టర్ నో లోడ్ కండిషన్లో చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఉన్న కరెంటులో రోటర్ ఏమి తీసుకోగలుగుతుంది రోటర్ కరెంట్ చాలా తక్కువ అయితే మాగ్నెటైజింగ్ కరెంట్ నో లోడ్ కరెంట్ యొక్క ప్రధాన భాగంగా ఉంటుంది కాబట్టి పవర్ ఫ్యాక్టర్ 0 2 లేదా 0 3 అంత తక్కువగా ఉండొచ్చు ట్రాన్స్ఫార్మర్ పవర్ ఫ్యాక్టర్ కూడా అంత తక్కువగా లేదా అధ్వాన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇది కూడా తిరగకపోయినా ఇది రియల్ పవర్ ని కూడా పొందడం లేదు కాబట్టి ఇండక్షన్ మోటారులో నో లోడ్ కండిషన్ దగ్గర పవర్ ఫ్యాక్టర్ నిజంగా చాలా చాలా తక్కువగా ఉంటుంది కానీ మనం దానిని లోడ్ చేస్తున్నప్పుడు లోడ్ మీద మనం ఎల్లప్పుడూ రియల్ పవర్ ని మెకానికల్ పవర్ ని అందించబోతున్నాం అందువల్ల పవర్ ఫ్యాక్టర్ మెరుగుపడుతుంది కాని అది ఎప్పటికీ యూనిటీ గా మారదు ఇది ఎల్లప్పుడూ 0 8 లేదా 0 85 కావచ్చు కాని ఇంకా ఎక్కువ అవ్వలేదు అంటే ట్రాన్స్ఫార్మర్ ఫేజర్ డయాగ్రమ్ తో చాలా పోలి ఉండే దీని ఫేజర్ డయాగ్రమ్ ని మనం తెలుసుకోవాలి ఇది V1 అని చెబితే ఆ కరెంట్ యొక్క చిన్న కోర్ లాస్ కాంపోనెంట్ ఉండవచ్చు కొంత ఎక్కువ మాగ్నెటైజింగ్ కరెంట్ కలిగి ఉండవచ్చు నేను రెండింటినీ కలిపినప్పుడు నాకు నో లోడ్ కరెంట్ మొత్తం రావాలి నేను చూపించిన పవర్ ఫ్యాక్టర్ కూడా కొంత మెరుగ్గా ఉంటుంది సాధారణంగా అది అలా ఉండదు నో లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఇది కాబట్టి నేను చూపిస్తున్న కోణం 65 డిగ్రీల చూపిస్తున్నా కూడా సాధారణంగా బాగా డిజైన్ ఇండక్షన్ మోటర్ అయితే అది దాని కంటే ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నేను కరెంట్ ని చూస్తే దాన్ని నేను I2l అని వ్రాయవచ్చు ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ వైపు నుండి ప్రైమరీ వైపుకి ప్రతిబింబించే కరెంటుకు చాలా పోలి ఉంటుంది ఇక్కడ రోటర్ వైపు నుండి అదే విధంగా స్టేటర్ వైపు ప్రతిబింబిస్తుంది కానీ ట్రాన్స్ఫార్మర్ విషయంలో సెకండరీ వైపు నేను ఎలాంటి లోడ్ను కనెక్ట్ చేశానో దానిపై అది ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మాత్రం నేను షాఫ్ట్ మీద ఎంత లోడ్ పెట్టాను అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది నేను మరింత ఎక్కువ లోడ్ పెడితే దానికి మరింత ఎక్కువ టార్క్ అవసరం ఎక్కువ టార్క్ అవసరమైతే అది మరింత ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది స్లిప్ పెరుగుతూ ఉంటుంది దాని వల్ల కరెంట్ పెరుగుతుంది కాబట్టి షాఫ్ట్ మీద లోడ్ టార్క్ ఎంత ఉందో దానిబట్టి రోటర్ కరెంట్ ఏమిటో ఇక్కడ చెప్పవచ్చు అదే పూర్తిగా లోడ్ టార్క్ కలిగి ఉంటే నాకు ఇలాంటి కరెంట్ ఉండవచ్చు దయచేసి ఈ కరెంట్ ఇంకా వెనుకబడి ఉందని గమనించండి ఇది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉండలేదు ఎందుకంటే ఇంకా X2l ఉండటం వల్ల దానిని నేను విస్మరించలేను కాబట్టి అందులో X2l ఉంది రోటర్ సర్క్యూట్ యొక్క మొత్తం ఇంపెడెన్స్ R2sjX2 అవుతుంది కాబట్టి చాలా స్పష్టంగా ఇది ఇండక్టర్ స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి లీకేజ్ ఎంత ఉందో దానిపై ఆధారపడి నా లీకేజ్ రియాక్టన్స్ ఎంత ఉంటుందో దానిబట్టి I2l కొంత కోణంలో వెనుకబడి ఉంటుంది ఇప్పుడు నేను ఈ రెండింటినీ కలిపితే నో లోడ్ కరెంట్ మరియు ఈ రోటర్ కరెంట్ నేను కలిపినప్పుడు ఇది నా నో లోడ్ కరెంట్ నేను వాటిని కలిపినప్పుడు ఇది నా I1 అవుతుంది I1 అనేది స్టేటర్ కరెంట్ ఇది మనం చాలా తరచుగా సౌకర్యవంతంగా నిర్లక్ష్యం చేస్తున్నాము మనం పేరలెల్ సర్క్యూట్ పారామితులను రద్దు చేస్తున్నాము ఇండక్షన్ మోటారు యొక్క ఫేజర్ డయాగ్రమ్ ఇదే నేను మొత్తం విషయాలన్నీ స్టేటర్ వైపుకు సూచిస్తున్నాను కాబట్టి ఏమైనప్పటికీ నేను DC మెషిన్ నుండి ఇండక్షన్ మోటారు వైపుకు వచ్చాను విద్యార్థి నేమ్ ప్లేట్ వివరాలలో ఇవ్వబడినది ఉపయోగకరమైన పవర్ని సూచిస్తుంది అంతేనా ప్రొఫెసర్ మళ్ళీ చూడండి ఇది స్టేట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది సాధారణంగా నేమ్ ప్లేట్ వివరాలపై చూపబడినది ఉపయోగకరమైన అవుట్పుట్ నేమ్ ప్లేట్ వివరాలు ఎల్లప్పుడూ మీకు వినియోగదారునిగా ఇస్తాయి నా మోటారు ఎంత అభివృద్ధి చేయగలదో తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేమ్ ప్లేట్ వివరాలలో అదే ఇవ్వబడుతుంది కాబట్టి నేమ్ ప్లేట్ వివరాలు తప్పనిసరిగా ఉపయోగకరమైన అవుట్పుట్ అని నేను అనుకోవాలి ఇది సాధారణంగా వెళ్ళే మార్గం పవర్ ఉత్పత్తి మరియు పవర్ అభివృద్ధి ఒకేలా ఉండవు ఎందుకంటే DC మోటారులో అభివృద్ధి చేయబడిన పవర్ Eb Ia అవుతుంది మీరు ఆర్మేచర్ కి ఇస్తున్నది Vt Ia ఆర్మేచర్ విషయానికొస్తే Vt Ia లో నుంచి మీరు Ia 2 Ra ను తీసివేస్తున్నారు ఇది ఆర్మేచర్ రెసిస్టెన్స్ డ్రాప్ కాబట్టి ఆ డ్రాప్ వల్ల ఖర్చు అయిపోయింది మీరు ఏమీ చేయలేరు కాబట్టి మిగిలి ఉన్నది Eb Ia అది అభివృద్ధి చెందిన పవర్ నుంచి ఫ్రిక్షన్ మరియు విండేజ్ నష్టాలు తీసివేయగా వచ్చినది అవి ఇవ్వకపోతే నేను ఐడియల్ స్థితిలో ఫ్రిక్షన్ మరియు విండేజ్ నష్టాలు 0 అని సౌకర్యవంతంగా అనుకుంటాను అది ఫ్రిక్షన్ మరియు విండేజ్ నష్టాలు ఇవ్వకపోతే సంగతి ఒకవేళ ఇస్తే గనక దయచేసి ఫ్రిక్షన్ మరియు విండేజ్ నష్టాలు 0 అని అనుకోకండి మీరు తప్పనిసరిగా గణితం చేసేటప్పుడు తీసుకోవాలి ఈ సమస్య స్టేట్మెంట్ చూస్తే అందులో 230 వోల్ట్ 870 ఆర్పిఎమ్ 100 ఆంపియర్లు 230 వోల్ట్ 870 ఆర్పిఎమ్ 100 ఆంపియర్ సెపరేట్లీ ఎక్సైటెడ్ DC మోటారు ఉంది దాని Ra 0 05Ω సమానంగా కలిగి ఉంది ఇది 400 న్యూటన్ మీటర్ యొక్క టార్క్త ఉన్న ఓవర్ హాలింగ్ లోడ్తో కపుల్ అయి ఉండి రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా మోటారు లోడ్ను పట్టుకోగల స్పీడ్ ని కనుక్కోండి కాబట్టి రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా మెషిన్ ఏ స్పీడ్ తో లోడ్ను చేరుకోగలదు ఇదే ప్రశ్నలో అడుగుతున్నది మొదట నేను రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే ఏమిటో మీకు చెప్పాలి కాబట్టి రీజనరేటివ్ బ్రేకింగ్ లో సాధారణంగా మనం చేయబోయేది ఏమిటంటే ఇది సెపరేట్లీ ఎక్సైటెడ్ DC మెషిన్ అనుకుంటే ఇక్కడ ఫీల్డ్ ఉంది ఇది వాస్తవానికి Va అనే వోల్టేజ్ సరఫరాతో అనుసంధానించబడి ఉంటే సాధారణంగా కరెంట్ ఇలా ప్రవహిస్తుంది ఇక్కడ Eb ఉంది కాబట్టి ఇది సాధారణ మోటరింగ్ ఆపరేషన్ ఈ సందర్భంలో Eb Va Ia Ra గా చెప్పవచ్చు దాని నుండి మేము అన్ని సమీకరణాలు మరియు మొదలగునవి వ్రాసాము ఇంకా ఫీల్డ్ కరెంట్ స్థిరంగా ఉంటుంది దీనివల్ల మనకు Te kφIa kl Ia ఉంటుంది నేను రీజనరేటివ్ బ్రేకింగ్ను విలీనం చేయాలనుకుంటే నేను చేయగలిగేది Va ని తగ్గించడం ఇది ఒక రెక్టిఫైయర్ లాగా ఉంటే నేను ఒక వేరియాక్ లేదా ఏమైనా పెట్టి Va ని తగ్గించగలను లేదా బ్యాటరీ లాగా ఉంటే నేను చాలా బ్యాటరీలు కనెక్ట్ చేస్తాను అందులో నేను ఒకదాన్ని తీసివేయగలను తద్వారా Va తగ్గుతుంది Va తగ్గినట్లయితే ఈ తగ్గిన Va కన్నా Eb ఎక్కువగా ఉంటుంది వాస్తవానికి నాకు ఇక్కడ 220 వోల్ట్సు మరియు 210 వోల్ట్సు Eb దగ్గర ఉన్నాయి 20 వోల్ట్ల బ్యాటరీని తొలగించడం ద్వారా నేను దీన్ని ఇప్పుడు 200 వోల్ట్లకు తగ్గించాను కానీ ఇనెర్త్షియా ఉన్నందు వల్ల స్పీడ్ వెంటనే తగ్గడానికి ఖచ్చితంగా సాధ్యం కాదు కాబట్టి నేను ఇంకా ఇక్కడ 210 వోల్ట్సుతో పాటు ఇక్కడ ప్లస్ మరియు ఇక్కడ మైనస్గా ఉంచబోతున్నాను కాబట్టి ఏమి జరుగుతుందంటే వ్యతిరేక దిశలో కరెంట్ ప్రవహించడం ప్రారంభమవుతుంది బ్యాటరీ ఉంటే కరెంట్ వ్యతిరేక దిశలో ప్రవహించడం ప్రారంభిస్తే ఆ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది అందువల్ల నేను తప్పనిసరిగా నా ఇనెర్త్షియాలోని కైనెటిక్ ఎనర్జీని నా భ్రమణ వ్యవస్థలో విద్యుత్ శక్తిగా మార్చి అది బ్యాటరీకి లేదా సోర్స్ కి ఏ విధంగానైనా తిరిగి ఇవ్వబోతున్నాను అందువల్ల కైనెటిక్ ఎనర్జీని నేను డైనమిక్ బ్రేకింగ్లో లాగా బాహ్య రెసిస్టన్స్ ద్వారా కోల్పోయే కంటే దానిని ఉపయోగిస్తున్నాను మీరు గుర్తుచేసుకుంటే డైనమిక్ బ్రేకింగ్ లేదా రియోస్టాటిక్ బ్రేకింగ్ లో మనం రెసిస్టెన్స్ కనెక్ట్ చేసాం ఆ రెసిస్టెన్స్ ఫీల్డ్ కి ఇంకా కనెక్ట్ చేయబడే ఉంది అక్కడ ఏం చేశామంటే Eb ప్రసరింపచేస్తున్న కరెంట్ Ia వాస్తవానికి Rb వేడి రూపంలో పవర్ డిస్సిపేట్ అవుతుంది డైనమిక్ బ్రేకింగ్లో ఇదే మనం చేసాము కాబట్టి అది డైనమిక్ బ్రేకింగ్ లేదా రియోస్టాటిక్ బ్రేకింగ్ ఎందుకంటే మేము ఒక రియోస్టాట్ను కనెక్ట్ చేసాము అయితే ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ కాబట్టి ఏమి జరగబోతోంది అంటే Ia దాని దిశను మార్చుకుంది If దాని దిశను మార్చుకోలేదు కాబట్టి టార్క్ రివర్స్ అవుతుంది Te రివర్స్ అవుతుంది కాబట్టి నేను టార్క్ యొక్క రివర్సల్ను చూడబోతున్నాను కానీ స్పీడ్ అదే ముందు దిశలో సాగిపోతుంది దాన్నే నేను బ్రేకింగ్ అని పిలుస్తాను రియోస్టాటిక్ బ్రేకింగ్ మరియు రీజనరేటివ్ బ్రేకింగ్ మధ్య వ్యత్యాసం ఏమిటంటే రీజనరేటివ్ బ్రేకింగ్లో నేను కైనెటిక్ ఎనర్జీని ఉపయోగిస్తున్నాను రియోస్టాటిక్ బ్రేకింగ్లో నేను ఆ ఎనర్జీని వేడి రూపంలో డిస్సిపేట్ చేస్తున్నాను కాబట్టి నేను దానిని ఉపయోగించడం లేదు మన ఢిల్లీ మెట్రో మరియు అందరూ కూడా వాస్తవానికి రీజనరేటివ్ బ్రేకింగ్ను ఉపయోగిస్తున్నందున మనం ఎవరమూ ఎక్కువ శక్తిని కోల్పోవాలనుకోవడం లేదు కాబట్టి సాధారణంగా మనం రీజనరేటివ్ బ్రేకింగ్ను ఉపయోగిస్తాము మొత్తం ఎనర్జీని తిరిగి విద్యుత్తులోకి మార్చబడిందని నిర్ధారించుకొని మరియు తరువాత దాన్ని మరోసారి ఉపయోగించుకుంటాము అదే మనం చేసేది విద్యార్థి ఎలక్ట్రికల్ మెషీన్లలో మెకానికల్ బ్రేకింగ్ చేసినప్పుడు ఎనర్జీ ఏమవుతుంది ప్రొఫెసర్ ఇది వాస్తవానికి ఫ్రిక్షన్ వలన వేడి రూపంలో బ్రేక్ షూస్ లో బయటికి వస్తుంది వాస్తవానికి పెట్రోల్ ఆధారిత వాహనం లేదా డీజిల్ ఆధారిత వాహనంలో లేదా మీ సైకిల్ బ్రేక్ వేసినట్లయితే మీరు నిజంగా కొంత ఫ్రిక్షన్ దాని మీద పడేలా చూస్తారు అంటే ఫ్రిక్షన్ ద్వారా చక్రం ఆపడానికి ప్రయత్నిస్తారు కనుక ఇది అక్కడ వేడి రూపంలో బయటకు వస్తుంది అందువల్ల మీరు చాలా పాత కార్లను పరిశీలిస్తే వేడి కారణంగా చాలా త్వరగా బ్రేక్ పాడిల్ మరియు బ్రేక్ షూస్ అరిగిపోతాయి మీరు తప్పనిసరిగా మళ్ళీ కైనెటిక్ ఎనర్జీని వేడిలోకి మార్చారు కానీ మీకు ఎక్కువ నియంత్రణ చెయ్యటానికి లేదు ఎందుకంటే నా కాలుకు ఎంత నియంత్రణ ఉంటుంది పాదంతో నేనెంత నొక్కగలరు అనేదానిపై ఆధారపడి ఉంటుంది ఇది ఒక రకమైన కష్టం కాకుండా ఇక్కడ రెసిస్టెన్స్ ను పెట్టి ప్రయత్నిస్తే ఇక్కడ నేను నియంత్రణను కలిగి ఉంటాను ప్రస్తుతం కన్నా నేను కొంత భిన్నంగా చేయగలను అది సమర్థత వంతమైన పద్ధతి కాదు మీరు త్వరగా ఆపటం గురించి మాట్లాడుతుంటే మీరు త్వరగా ఆపగలగటం జరుగుతుంది కానీ ఇక్కడ కూడా నేను ఒక చిన్న రెసిస్టెన్స్ ను పెడితే అది నాకు ఆపడానికి మంచి నియంత్రణను ఇస్తుంది ఎలక్ట్రికల్ బ్రేకింగ్ మీకు చాలా చక్కని నియంత్రణను ఇస్తుంది చక్కటి నియంత్రణ అందువల్ల వాహనాల్లో సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు అద్భుతమైన బ్రేకింగ్ మెకానిజమ్ కలిగి ఉంటాయి సరిగ్గా డిజైన్ చేయబడినవి అయితే కాబట్టి ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ నేను మీకు లక్షణాల రూపంలో చూపించడానికి ప్రయత్నిస్తే ఇది స్పీడ్ ఇది టార్క్ మరియు ఇది DC మెషిన్ యొక్క సాధారణ లక్షణాలు మెషిన్ ఇక్కడ ఏదో ఒక చోట పనిచేస్తూ ఉండవచ్చు ఇది మేము మాట్లాడుతున్న ఆపరేటింగ్ పాయింట్ ఇప్పుడు అది లోతువైపు వెళ్లే వాహనం లాంటిదని చెబితే ఏమి జరుగుతుంది దాని వేగం భారీగా పెరిగిపోతుంది అది నాకు నచ్చినా నచ్చకపోయినా వేగం కొంచమైన పెరుగుతుంది కాబట్టి వేగం రేటెడ్ వేగానికి మించి కూడా పెరగవచ్చు మెషిన్ వాస్తవానికి లోతువైపు వెళుతుంటే లేదా అది ఒక ఎలివేటర్ లాగా అనుకుంటే ఒక నలుగురు లోపలికి వచ్చారు అది కిందకు వస్తోంది అనుకుంటే అక్కడ ఎటువంటి నియంత్రణ లేదు అని చెప్పాను అనుకోండి అది క్రాష్ అవుతుంది నియంత్రణ లేకపోతే అదే జరుగుతుంది కానీ అది అధిక వేగంతో దిగబోతున్నట్లయితే టార్క్ తనంతట తానే ప్రతికూలంగా మారటం మనం గమనించవచ్చు మీరు చూడండి ఇది పాజిటివ్ టార్క్ దిశ ఇది నెగటివ్ టార్క్ దిశ ఒకవేళ ఇప్పుడు స్పీడ్ నో లోడ్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటే అంటే గ్రావిటీ వల్ల స్పీడ్ నో స్పీడ్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడే రీజనరేటివ్ బ్రేకింగ్ జరగ గలదు కానీ అదే సాఫీగా ఉన్నా ప్రదేశంపై అదే విధంగా జరిగినట్లయితే అది కుదరదు ఎందుకంటే అప్పుడు నేను బ్యాటరీ ఓల్టేజ్ ని తప్పనిసరిగా తగ్గించాలి కాబట్టి సహజంగా పునరుత్పత్తి జరగాలంటే దానికి ఒక వాలు ఉండాలి లేదా గ్రావిటీ వల్ల దాని వేగం లోడ్ వేగం కంటే ఎక్కువగా ఉండి సహాయం చేయాలి కాబట్టి ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యను చేయడానికి ప్రయత్నిద్దాం మీరు అర్థం చేసుకోండి ఓవర్ హాలింగ్ అంటే అది నెగిటివ్గా వెళ్తున్నా టార్క్ ఎందుకంటే మనం బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాము కాబట్టి ఇది 400 న్యూటన్ మీటర్ అవుతుంది ఇది వాస్తవానికి మైనస్ 400 న్యూటన్ మీటర్ టార్క్ 400 న్యూటన్ మీటర్ కానుంది ఇంకా ఇది 230 వోల్ట్ 870 ఆర్పిఎమ్ 100 ఆంపియర్ దయచేసి డేటాను గుర్తుంచుకోండి కాబట్టి నేను 230 మైనస్ ఇది అని చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే కరెంట్ 100 ఆంపియర్ ఇచ్చారు మరియు ఆర్మేచర్ రెసిస్టన్స్ ఎంత 0 కాబట్టి ఇది సాధారణంగా Eb అవుతుంది కాబట్టి ఈ Eb ఎంత 225 వోల్ట్లు మరియు ఇది 870 ఆర్పిఎమ్ మరియు రేటెడ్ ఎక్సైటేషన్ వద్దనే ఉందనుకుందాం ఎందుకంటే మేము ఎక్సైటేషన్లో వైవిధ్యం గురించి ఏమీ మాట్లాడటం లేదు కాబట్టి దీని అర్థం నేను kφ ఎంతో లెక్కించగలను So this will be కాబట్టి ఇది ఏమవుతుందంటే కాబట్టి kφ గా నాకు లభించేది వోల్ట్స్ పర్ రేడియన్ పర్ సెకను అంటే వోల్ట్స్ సెకను పర్ రేడియన్ ఇప్పుడు చెప్పబడుతున్నది 400 న్యూటన్ మీటర్ ఓవర్ హాలింగ్ టార్క్ ఇది నిజానికి నేను 400 న్యూటన్ మీటర్ అని చెప్పాలి కాబట్టి నాకు నుంచి Ia ఎంతో తెలుస్తుంది అది నిజానికి ప్రతికూల ఆర్మేచర్ కరెంట్ అవుతుంది అంటే ఇది ఆర్మేచర్ నుండి విద్యుత్ సరఫరాలో మందగించినట్లు ఉంటుంది అంటే దాని అర్థం ప్రస్తుత కరెంట్ దిశ తారుమారు అవుతుంది కాబట్టి ఇది ఆర్మేచర్ నుండి విద్యుత్ సరఫరా కు ప్రవహిస్తుంది ఇప్పుడు నేను చేయవలసింది ఏంటంటే ఈ పరిస్థితిలో Eb విలువ ఏమిటి అని కనుక్కోవడం దయచేసి ప్రస్తుతము కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తున్నదని మరియు ఇది Eb లేదా Eg జనరేటర్గా పనిచేస్తుంటే అని అర్థం చేసుకోండి కాబట్టి నేను Eb రీజనరేటివ్ బ్రేకింగ్లో ఈ విధంగా ఉంటుందని చెప్పాలి Eb Vt Ia Ra కరెంట్ సరిగ్గా వ్యతిరేక దిశలో ప్రవహిస్తోంది కాబట్టి దాని నుండి ఉత్పత్తి చేయబడిన వోల్టేజ్ ఏమైనప్పటికీ నేను IaRa డ్రాప్ని తీసివేయగా గా మిగిలినదాన్ని టెర్మినల్ వోల్టేజ్ అని అనుకుంటాను కాబట్టి నేను ఈ సందర్భంలో Vt ఇప్పటికీ స్థిరంగా 230 అని చెప్పగలను నేను ఇక్కడ Ial సంపాదించి ఉండాలి Ra 0 05 అని పిలుస్తాను కాబట్టి వోల్టేజ్ విలువ ఏమిటో నాకు స్పష్టంగా వచ్చింది నేను వోల్టేజ్ పొందిన తర్వాత kφ ద్వారా విభజిస్తే ɷ పొందుతాను కనుక ఆ వేగం వద్ద 400 న్యూటన్ మీటర్ టార్క్ సృష్టించడానికి సరిపోయే వోల్టేజ్ ఉత్పత్తి ఉందని అర్థం నేను దానిని ఒక స్థిర వోల్టేజ్ బ్యాటరీకి కనెక్ట్ చేసాను అని అనుకుంటే అది 230 మించి లేదా అంతకంటే ఎక్కువ అసలు వెళ్ళలేదు ఎందుకంటే అప్పుడు రీజనరేటివ్ జరుగుతుంది అదే కనుక నాకు వేరియబుల్ వోల్టేజ్ ఉంటే నా వద్ద లేకపోతే టెర్మినల్ వోల్టేజ్ను స్థిరంగా మాత్రమే తీసుకుని వాడుకోగలరు ఇదే చాలా DC మోటర్ డ్రైవ్స్ లో జరుగుతుంది మీరు టెర్మినల్ వోల్టేజ్ ని తగ్గించలేకపోతే ఏమి చేయబోతున్నారు ఇలా ఎప్పుడు జరుగుతుందంటే మీ ఆర్మేచర్ వోల్టేజ్ బ్యాక్ EMF టెర్మినల్ వోల్టేజ్ కంటే ఎక్కువ అయినప్పుడు అది ఎక్కువగా జరగడానికి కారణం ఏంటంటే గ్రావిటీ దాన్ని కిందకు లాగుతుంది మీకు ఈ Eb విలువ 230 కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది VtIaRa కాబట్టి Ia అనేది Eb ఇంకా Vt మధ్య అంతరాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది Vt స్థిరంగా ఉంటుంది Eb వేగం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది 870 ఆర్పిఎమ్ కంటే ఎక్కువ వేగంతో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది ఇది 870 వద్ద స్పష్టంగా జరగదు సమాధానం ఎంత 920 లేదా 921 ను పొందుతున్నాను నిజానికి కేవలం 920 4 లేదా దాని దగ్గరలోపొందుతున్నాను ఇది చెప్పుతున్నది ఏంటంటే 240 వోల్ట్ల అన్సాటురటెడ్ షంట్ మోటారు అని అంటే అన్సాటురటెడ్ అనగా ఏమిటంటే ఫ్లక్స్ If కి ప్రొపోర్ట్సనల్ గా ఉంటుంది అని కాబట్టి 240 వోల్ట్ల అన్సాటురటెడ్ షంట్ మోటార్లు 0 04 Ω ఆర్మేచర్ రెసిస్టన్స్ లో బ్రష్లు మరియు ఇంటర్ పోల్స్తో కూడా కలిగి ఉంటాయి కాబట్టి నేను Ra ని 0 04 అని మరియు Rf ని 100 Ω లు అని చెప్తాను సరఫరా అయ్యే కరెంట్ ప్రవాహం 200 ఆంపియర్లుగా ఉన్నప్పుడు వేగాన్ని 1200 నుండి 1500 కి పెంచడానికి ఫీల్డ్ సర్క్యూట్కు ఎంత రెసిస్టన్స్ జోడించాలో కనుగొనండి కాబట్టి మొదటి సమాచారం ప్రకారం సరఫరా కరెంట్ 200 ఆంపియర్లు వేగాన్ని 1200 నుండి 1500 ఆర్పిఎమ్ కి పెంచాలి కాబట్టి సరఫరా కరెంట్ ప్రవాహం 200 ఆంపియర్లు అయితే ఇది ఆర్మేచర్స్ కరెంట్ మరియు ఫీల్డ్ కరెంట్ రెండింటినీ కలిగి ఉంటుంది కాబట్టి నేను మొదట 200 If If ని 240100 2 4 ఆంపియర్ అని చెప్పగలను కాబట్టి ఇది తప్పనిసరిగాIa IL − I f 200 − 2 4 197 6A నేను ఒకసారి ఆ Eb ను పొందినప్పుడు నేను ఆ kΦ లేదా kIf ను పొందగలుగుతునాను కాబట్టి దాని నుంచి నేను వేగం చెప్పగలను అంటే ఇది Eb If కి ఈ విధంగా అనుగుణంగా ఉంటుంది

ఇప్పుడు నేనా వేగాన్ని 1500 ఆర్పిఎమ్ కి పెంచాలనుకుంటే దీని కోసం నేను ఫీల్డ్ను బలహీనపరచాలి వేరే మార్గం లేదు ఫీల్డ్ బలహీనపరిచాను అంటే నేను వేగాన్ని పెంచగలను కాబట్టి ఫీల్డ్ బలహీనపరచటం ద్వారా వేగాన్ని 1500 ఆర్పిఎమ్ కి పెంచాలనుకుంటున్నాను కాబట్టి క్రొత్త If విలువ Ifl కు సమానమైతే లైన్ కరెంట్ మారడం లేదు కాబట్టి నేను కొత్త Ia 200 మైనస్ Ifl సమానంగా ఉంటుంది అని చెప్పగలను మరియు నేను Ianew 200 Ifl అని చెప్పాలి కాబట్టి 240 0 04Ebl కానీ ఇది 1500 ఆర్పిఎమ్ దగ్గర జరుగుతుంది కాబట్టి నేను దీనిని kΦ అని వ్రాయడం కంటే ఇలా చెప్తున్నాను ఇది నాకు లభించిన kΦ కి సమానం కాబట్టి నేను ఈ kΦ వాస్తవానికి kIfl ను వేరే స్థిరాంకం ద్వారా గుణించాలి లేదా నేను ఈ kΦ K12 4 అని చెప్పాలి కాబట్టి నేను K1 అంటే ఏమిటో లెక్కించగలగాలి కాబట్టి నేను ఈ Ebl గా వ్రాయగలగాలి దీని నుండి నేను Ifl ను కనుగొనాలి ఒకసారి ని ఈ విధంగా లెక్కించడం చూడండి దీని నుండి మీరు Rextf ని పొందవచ్చు మీరు నికర ఉప విభజనను ఫీల్డ్ రెసిస్టన్స్ A గా చూస్తే ఇప్పుడు ఫీల్డ్ రెసిస్టన్స్ 100Rextf ఎల్లప్పుడూ ఇది అన్ని రేటియో ప్రొపోర్ట్సన్ రకమైన సమస్యలుగా ఉంటాయి కాబట్టి ఫీల్డ్ రెసిస్టెన్స్ A లో ఉన్నట్లయితే సరఫరా కరెంట్ 100 ఆంపియర్ అయినప్పుడు వేగాన్ని కనుగొనండి మీకు ఇప్పుడు ఉన్న ఫీల్డ్ కరెంట్ Ifl కాబట్టి 100 Ifl మీ Ia అవుతుంది దాని నుండి మీరు డ్రాప్ IaRa ఏమిటో లెక్కిస్తారు మరియు మీకు Eb యొక్క క్రొత్త విలువ వచ్చింది కాబట్టి Eb యొక్క క్రొత్త విలువ నుండి మీరు వేగం ఏమిటో ఎల్లప్పుడూ లెక్కించవచ్చు కాని మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే నేను kIf కాదు kIfl ను ఉపయోగించాలి కాబట్టి మిగిలిన ప్రశ్నలో భాగం వచ్చేస్తుంది అని నేను అనుకుంటున్నాను మరి భాగం సి పార్ట్ సి జనరేటర్ కాబట్టి పార్ట్ C ఏం చెప్తుందంటే 240 వోల్ట్ల వద్ద 200 ఆంపియర్లను ఇవ్వడానికి మెషిన్ని జనరేటర్గా నడుపుతున్నాం కాబట్టి C పార్ట్లో నేను జనరేటర్గా 240 వోల్ట్ల వద్ద 200 ఆంపియర్లను కలిగి ఉండబోతున్నాను కాబట్టి 200If ఇది V లో ఉన్నట్లుగా ఫీల్డ్ కరెంట్తో ఉందా లేదా ఫీల్డ్ కరెంట్ A లో ఉందా అని నాకు తెలియకపోతే నా పరిష్కారాలలో A లో ఉన్నట్లుగా ఫీల్డ్ కరెంట్తో లెక్కించాను నేను ఉంచినది 2 4 ఆంపియర్ కాబట్టి 200If జనరేటర్లో Ia గా ఉన్నట్లేతే నేను Ia ని 202 4 ఆంపియర్ గా తీస్కుంటున్నాను మేము 1200 ఆర్పిఎమ్ వద్ద Eb ఏమిటో లెక్కించాముఈ Eb 1200 ఆర్పిఎమ్ ఇంకా If 2 4 ఆంపియర్ వద్ద తీస్కున్నది ఇప్పుడు వేగం 1200 ఆర్పిఎమ్ గా ఇవ్వబడింది కాబట్టి నేను మళ్ళీ నిష్పత్తి ని ఉపయోగించాలి కాబట్టి ఇది ఎంత అని నేను చెప్పగలను 32 అనా 0 06 అనా 0 096 232 1 అని 232 1 వోల్ట్ వచ్చిందికాబట్టి నేను చెప్పగలను 232 1 వోల్ట్లు 1200 ఆర్పిఎమ్ వద్ద Eb లేదా Eg ని మరియు If 2 4 ఆంపియర్ అని ఇప్పుడు Eg వోల్ట్స్ 1200 ఆర్పిఎమ్ If దగ్గర ఉంది వాటిలో ఎక్కువ భాగం రేటియో మరియు ప్రొపోర్ట్సన్గా పనిచేస్తాయి ఎందుకంటే మాగ్నెటైజేషన్ లక్షణం యొక్క నాన్ లీనియర్ భాగాన్ని మనం ఎప్పుడూ ఇవ్వలేము చాలా తరచుగా మనం సరళ భాగానికి సాధ్యమైనంతవరకు మనల్ని మనం పరిమితం చేస్కోవటానికి ప్రయత్నిస్తాము కాని మనం నాన్ లీనియర్ భాగంలో వెళుతున్నట్లయితే మనం కరెంట్ పెరుగుదల చాలా ఎక్కువ అయినప్పటికీ ఆర్మేచర్ రియాక్షన్ ఫ్లక్స్ ను చాలా శాతం బలహీనపరుస్తుంది అని చెప్పవచ్చు అంటే మనం చెప్పేది ఇది ఇది If కాదు Ifl1 ఇది కూడా Ifl1 కాబట్టి నేను చెప్పేదీ ఏంటంటే 200 Ifl1 Ra240 Eg α k1Ifl1125 6 అని